ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నమస్కారము కాబట్టి ఈ రోజు మనం మెష్ అనాలిసిస్ పై మన నిన్నటి చర్చను కొనసాగిస్తాము కాబట్టి నిన్న మనం చర్చించిన వాటిని మొదట అర్థం చేసుకుందాం కాబట్టి నిన్న మనం మెష్ అనాలిసిస్ అంటే ఏమిటో చూశాము మరియు మెష్ కరెంట్ మరియు బ్రాంచ్ కరెంట్ మధ్య వ్యత్యాసాన్ని మనము స్థిరీకరించాము మరియు ప్రతి లూప్ ను మెష్ గా పరిగణించలేమని కూడా చూశాము ఎందుకంటే మెష్ అనేది ఆ లూప్ ఎందుకంటే దానిలో ఇంకో లూప్ ఉండదు మరియు కిర్చాఫ్ వోల్టేజ్ చట్టం సహాయంతో మెష్ అనాలిసిస్ చేయవచ్చని మనము చూశాము నిన్న మనము మెష్ అనాలిసిస్ ప్లేనార్ అయిన సర్క్యూట్ కు మాత్రమే వర్తిస్తుందని చర్చించాము ప్లేనార్ అంటే ప్లేన్ లో గీయగల సర్క్యూట్ మరియు దానికి ఒకదానికొకటి దాటుతున్న ఏ బ్రాంచ్ లేదు కాబట్టి ఈ సందర్భం లో మీరు ఒక ప్లేనార్ సర్క్యూట్ కాదని చూస్తే అది ప్లేన్ లో డ్రా చేయబడినందున అది త్రీ డైమెన్షనల్ స్ట్రక్చర్ లాంటిది ఈ విధంగా ఇక్కడ కూడా అది బ్రాంచీలను క్రాస్ అవుతున్నట్లు చూశాము కానీ మనం పునర్వ్యవస్థీకరించవచ్చు మరియు దానిని ప్లేనార్ సర్క్యూట్గా చేయవచ్చు మెష్ అనాలిసిస్ కు మూడు స్టెప్స్ అవసరమని మనము చూశాము మీరు మొదట మెష్ కరెంట్ లను నిర్వచిస్తారు అప్పుడు మీరు ప్రతి n మెష్ వద్ద KVL ను వర్తింపజేస్తారు మరియు తరువాత ఒకే సమయం లో n సమీకరణాలను పరిష్కరిస్తారు మనము ఈ సర్క్యూట్ తీసుకున్నాము మరియు మనము దానిని స్థాపించాము ఇవి మన మెష్ అనాలిసిస్ ఫలితం యొక్క సమీకరణాలు మరియు చివరికి మనం దాన్ని పరిష్కరించవచ్చు మరియు సమాధానాన్ని పొందవచ్చు మనకు సమానమైన మీన్ విలువలు వచ్చాయో లేదో తెలియకపోతే అవసరమైన సమీకరణాల సంఖ్య లేదా నెట్వర్క్ టోపోలాజీ యొక్క సిద్ధాంతం సహాయంతో స్థిరీకరించబడవచ్చని అనుకుందాం బ్రాంచ్ ల సంఖ్య అనేది ఇది లూప్ ల సంఖ్య ప్లస్ నోడ్ల సంఖ్య మైనస్ 1 కాబట్టి మునుపటి ఫిగర్ లో నోడ్ స్ యొక్క సంఖ్య 3 మరియు 5 బ్రాంచ్ లకు నోడ్ స్ కాబట్టి మనకు 3 కు సమానమైన లూప్ ల సంఖ్య వచ్చింది కాబట్టి సర్క్యూట్ ను పరిష్కరించడానికి మనకు కనీసం మూడు ఇండిపెండెంట్ సమీకరణాలు అవసరమని అర్థం ఆపై మనము తప్పనిసరిగా DC సర్క్యూట్ అయిన ఉదాహరణను చర్చించాము మరియు 5 ఓం రెసిస్టెన్స్ లోని కరెంట్ 0 44 ఆంపియర్ మరియు 1 ఓం రెసిస్టెన్స్ లో 0 69 ఆంపియర్ అని మనము స్థిరీకరించాము ఇప్పుడు మరొక ఉదాహరణ గురించి మాట్లాడుదాం ఇప్పుడు ఈ ఉదాహరణ dc నెట్వర్క్ కాదు ఇది క్రింద ఉన్న చిత్రంలో చూపిన విధంగా AC నెట్వర్క్ కు సంబంధించినది మరియు ఇప్పుడు లక్ష్యం మెష్ కరెంట్ I1 మరియు I2 మరియు కెపాసిటర్ లో ప్రవహించే కరెంట్ మరియు 100 వోల్టేజ్ ద్వారా పంపిణీ చేయబడిన యాక్టివ్ పవర్ రిఫరెన్స్ ఫేజర్ తో 0 గా ఉంటుంది కాబట్టి మనము ఈ సర్క్యూట్ ను ఉపయోగిస్తాము మరియు మెష్ అనాలిసిస్ పద్ధతిని వర్తింపజేయడానికి ప్రయత్నిస్తాము మరియు ఫలితాన్ని తెలుసుకుంటాము ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మీరు రెండు లూప్ లను సృష్టించవచ్చు ఎందుకంటే ఇవి మీరు సృష్టించగల రెండు ఇండిపెండెంట్ మెష్ కాబట్టి ఈ ప్రత్యేకమైన మెష్ లో కరెంట్ I1 అని ఈ మెష్ లో కరెంట్ I2 అని చెప్పండి కాబట్టి ప్రతి మెష్ కు ఒకటి అంటే రెండు మెష్ లకు రెండు సమీకరణాలను వ్రాయవచ్చు కాబట్టి మొదటి మెష్ కోసం మీరు ఈ ప్రత్యేకమైన మెష్ లో ప్రవహించే కరెంట్ ను చూస్తే మీరు కిర్చాఫ్ వోల్టేజ్ లా ను వర్తింపజేయవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన మెష్ యొక్క గవర్నింగ్ సమీకరణాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి 5 ఓం రెసిస్టెన్స్ తో ప్రారంభించండి కాబట్టి 5 ఓం లలో కరెంట్ ప్రవహిస్తుందని మీరు చెబితే మీరు 5I1 ను వ్రాయవచ్చు అప్పుడు మీరు వోల్టేజ్ సోర్స్ విషయంలో మైనస్ నుండి తక్కువ వోల్టేజ్ స్థాయికి అక్కడ నుండి ఎగువ వోల్టేజ్ స్థాయికి వెళుతున్నారు దీని కోసం మీరు 100∠0◦ వ్రాస్తారు అప్పుడు ఈ కరెంట్ కెపాసిటర్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి మీరు −j4 ను వ్రాస్తారు I2 ఎందుకు ఎందుకంటే I1 ఈ దిశలో ఉంది కాని I2 వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది కాబట్టి ఈ ప్రత్యేక కెపాసిటర్ కోసం మీకు నెట్ కరెంట్ విలువ I1 I2 గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఈ సమీకరణం వచ్చింది మీరు క్రమాన్ని మార్చుకుంటే మీకు 5−j4I1 −−j4I2 100∠0◦ లభిస్తుంది కాబట్టి మీరు మెష్ 1 కోసం మొదటి సమీకరణాన్ని పొందుతారు ఇప్పుడు మీరు ఇక్కడున్న రెండవ మెష్ ను చూస్తే మీరు 4 ఓం లతో ప్రారంభిస్తే మీరు వ్రాయగల సమీకరణాన్ని 4j3 I2 అనీ ఆపై మీరు ఇక్కడకు వస్తారు −j4 మరియు అది 0 కి సమానం మీరు క్రమాన్ని మార్చుకుంటే మీకు ఏమి లభిస్తుంది మీరు 4j3−j4I2 −−j4I1 0 కాబట్టి మీరు ఈ సమీకరణాన్ని మళ్ళీ సరిచేసి మార్చినట్లయితే మీరు ఈ సమీకరణాన్ని పొందుతారు ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు దాన్ని పరిష్కరించగల విధంగా దాని క్రమాన్ని మార్చాలి మీరు ఈ సమీకరణాన్ని క్రమాన్ని మార్చండి మరియు పరిష్కరిస్తే కరెంట్ I110 2◦A మరియు I2 10 ఇప్పుడు ఇక్కడ ఫలితం రెక్టాంగులర్ కోఆర్డినేట్ రూపంలో వస్తుందని మీరు చూడవచ్చు ఇక్కడ మీకు రియల్ భాగం మరియు ఇమాజినరీ భాగం ఉంటుంది కాబట్టి ఫేజర్ లెక్కింపుపై మీ మునుపటి జ్ఞానాన్ని ఉపయోగించి మీరు ఫేజర్ పరంగా కూడా ఈ కరెంట్ ల విలువను తెలుసుకోవచ్చు ఇప్పుడు కెపాసిటర్లో కరెంట్ ప్రవాహం ఏమిటి కెపాసిటర్లో కరెంట్ ప్రవాహం ఉంటుంది I1 − I2 10

28 13 12◦ A ఇప్పుడు తరువాత మీరు లెక్కించ వలసినది యాక్టివ్ పవర్ అయిన సోర్స్ పవర్ కాబట్టి యాక్టివ్ పవర్ P VI cos φ ఇక్కడ వోల్టేజ్ V అనేది ఒక డిఫరెన్స్ ఫేజర్ ఎందుకంటే ఇది సాధారణంగా 0 కాబట్టి మనము దీనిని రిఫరెన్స్ ఫేజర్ గా పరిగణిస్తున్నాము మరియు మీరు కరెంట్ విలువను మాత్రమే ఉంచాలి అలాగే కరెంట్ ఏమవుతుంది కరెంట్ సోర్స్ నుండి ప్రవహిస్తోంది కాబట్టి కరెంట్ అంటే ఏమిటి కరెంట్ తప్పనిసరిగా I1 యొక్క విలువ అవుతుంది ఎందుకంటే ఇది ఈ నిర్దిష్ట సైట్ నుండి ప్రవహించే కరెంట్ కాబట్టి మీరు V యొక్క విలువను ఉంచారు మరియు I cos φ అనేది కరెంట్ I1 యొక్క యాంగిల్ తప్ప మరొకటి కాదు ఇది మీకు సోర్స్ పవర్ ని అందిస్తుంది P VI cos φ 10 77 cos 19 9W 1020W ఇప్పుడు మీరు మా పవర్ కాలిక్యులేషన్ సరైనదా అని తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే వెరిఫై కూడా చేయవచ్చు లేదా మీరు సర్క్యూట్ను సింపుల్ గా తనిఖీ చేయాలి ఇక్కడ యాక్టివ్ పవర్ ని రెసిస్టర్ 5 ఓం మరియు రెసిస్టర్ 4 ఓం ద్వారా మాత్రమే గ్రహించవచ్చు కాబట్టి సోర్స్ ద్వారా శక్తి నిచ్చే పవర్ యాక్టివ్ పవర్ ఏమిటో మీరు తెలుసుకోవాలంటే ఈ రెండు రెసిస్టెన్స్ ల ద్వారా పవర్ ఏది గ్రహించబడుతుందో తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు 5 ఓం రెసిస్టర్ లో పవర్ I12 తప్ప మరొకటి కాదు ఎందుకంటే 5 ఓం రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే విద్యుత్తు I1 మరియు ఇక్కడ 4 ఓం ల కోసం కరెంట్ ప్రవహించే పవర్ I2 కాబట్టి మనము 5 ఓం విషయంలో I1 విలువను ఉంచాలి కాబట్టి I12 మీకు 579 97 వాట్ల విలువ లభిస్తుంది అదేవిధంగా 4 ఓం రెసిస్టర్ కోసం పవర్ గ్రహించిన రెసిస్టర్ I22 మరియు అది 436 81 వాట్ అవుతుంది కాబట్టి మీరు రెండింటినీ కలిపితే మొత్తం పవర్ వస్తుంది మరియు మనము ఇంతకుముందు లెక్కించిన అదే విలువ మీరు పొందుతారు కాబట్టి ఈ విధంగా మీరు మునుపటి సందర్భంలో లెక్కించిన విలువ సరైనదని ధృవీకరించవచ్చు ఇప్పుడు మీరు తీసుకోగల మరొక ఉదాహరణ మరియు ఇది మీరు పుస్తకంలో చూసే చాలా సాధారణ ఉదాహరణ ఇది బాలెన్స్డ్ స్టార్ కనెక్ట్ చేయబడిన 3 ఫేజ్ లోడ్ మరియు R Y మరియు B దశల ద్వారా ప్రవహించే కరెంట్ ల విలువలను మనము నిర్ణయించాలి కాబట్టి ఇక్కడ కూడా మనము మెష్ కరెంట్ అనాలిసిస్ ను వర్తింపజేయవచ్చు R మరియు Y అంతటా వోల్టేజ్ అయిన లైన్ వోల్టేజ్ కి ఒక లైన్ 415∠120 గా ఇవ్వబడుతుంది మరియు Y మరియు B ల మధ్య 415∠0 మరియు ఇది బాలెన్స్డ్ 3 ఫేజ్ లోడ్ కాబట్టి లోడ్ లు అంతటా ఇంపెడెన్స్ 3 j4 ఇప్పుడు మనము మెష్ కరెంట్ అనాలిసిస్ ను వర్తింపజేయాలి కాబట్టి మనం తప్పనిసరిగా రెండు మెష్ లను కలిగి ఉంటాము ఈ ప్రత్యేకమైన మెష్ కరెంట్ I1 గా ప్రవహిస్తుంది ఈ మెష్ కరెంట్ I2 గా ప్రవహిస్తోంది కాబట్టి ఇప్పుడు మీరు రెండు మెష్ కరెంట్ లు ఈ లూప్ లు రెండింటికీ KVL లను ఉపయోగించవచ్చు మరియు వర్తించవచ్చు లూప్ 1 కోసం మీరు అప్లై చేస్తే విలువ ఏమిటి లూప్ 1 నుండి I13 j4 I13 j4 − I23 j4 415∠120◦ i e 6 j8 I1 − 3 j4 I2 − 415∠120◦ 0 అదేవిధంగా రెండవ లూప్ కోసం కూడా లూప్ 2 నుండి I23 j4 − I13 j4 I23 j4 415∠0◦ i −3 j4 I1 6 j8 I2 − 415∠0◦ 0 ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న రెండు సమీకరణాలు ఉన్నాయి మీరు ఈ రెండు సమీకరణాలను పరిష్కరించాలి మరియు మీరు కరెంట్ లు I1 మరియు I2 లకు విలువలను పొందుతారు ఇప్పుడు ఈ చిత్రంలో మీరు చూసే లైన్ కరెంట్ IR I1 IY I2 − I1 మరియు IB −I2 కాబట్టి ఇవి మీకు చాలా ముఖ్యమైన ఉదాహరణ ఎందుకంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ లో మీరు చూసే ఎక్కువ సమయం లైన్ టెర్మినల్స్ అంతటా ప్రవహించే లైన్ కరెంట్ లను గుర్తించడానికి మీకు ఈ రకమైన లోడ్ ఇవ్వబడుతుంది ఇప్పుడు మెష్ అనాలిసిస్ యొక్క మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ కు రండి ఇక్కడ మీరు వోల్టేజ్ సోర్స్ ని మాత్రమే కాకుండా కరెంట్ సోర్స్ ని కూడా తీసుకుంటారు మీరు కరెంట్ సోర్స్ కి మాత్రమే మెష్ అనాలిసిస్ ను సర్క్యూట్ కు వర్తింపజేస్తే అది చాలా క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది కరెంట్ సోర్స్ ఉన్న ఈ ఫిగర్ ను మీరు చూస్తే వోల్టేజ్ సోర్స్ కూడా ఉంది కాబట్టి మొదటి ఇంస్టెంట్లో ఇది కొంచెం క్లిష్టమైన సర్క్యూట్ మరియు పరిష్కరించడం కష్టమని మీరు చూస్తారు కాని వాస్తవానికి ఇది ఇప్పటివరకు మనము చర్చించిన దానికంటే చాలా సులభం ఎలా ఎందుకంటే కరెంట్ సోర్స్ ఉండటం సమీకరణాల సంఖ్యను తగ్గిస్తుంది కాబట్టి ఈ కారణంగా సమీకరణాల సంఖ్య తగ్గుతుంది మరియు ఈ రకమైన సర్క్యూట్ ను పరిష్కరించడం చాలా సులభం ఇప్పుడు ఈ రకమైన సర్క్యూట్లను విశ్లేషించడానికి రెండు ఉదాహరణలు తీసుకుందాం మొదట రెండు కేసులను తీసుకుందాం తద్వారా ప్రస్తుత ఎలిమెంట్లను కలిగి ఉన్న రెండు రకాల సర్క్యూట్ లను మీరు అర్థం చేసుకోవచ్చు మొదటిది ఏమిటంటే కరెంట్ సోర్స్ ఒక మెష్ లో మాత్రమే ఉన్నప్పుడు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో కరెంట్ సోర్స్ ఈ ప్రత్యేకమైన మెష్ లో మాత్రమే ఉందని మీరు చూస్తారు కాబట్టి ఈ ప్రత్యేకమైన మెష్ కోసం ఇది 5 ఆంపియర్ లు ఈ మెష్ వోల్టేజ్ సోర్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ రకమైన సర్క్యూట్ లు చూస్తే మీరు ఏమి చేస్తారు మీరు కరెంట్ i2 5 ఆంపియర్ ను సెట్ చేస్తాము ఎందుకంటే i2యొక్క దిశను మనము i1 కోసం తీసుకున్నట్లుగా క్లాక్ వైస్ లో తీసుకున్నాము కాని కరెంట్ సోర్స్ i2 కోసం కరెంట్ ను ఊహించిన దానికి విరుద్ధంగా ఉంటుంది అందుకే మనం ఏమి చెబుతాము i2అనేది మైనస్ 5 ఆంపియర్ లు తప్ప మరొకటి కాదని మేము చెబుతాము కాబట్టి మీరు ఫిగర్ నుండి సులభంగా ధృవీకరించవచ్చు ఎందుకంటే i2 ఈ దిశలో ప్రవహిస్తుంది మరియు కరెంట్ సోర్స్ నుండి కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది కాబట్టి i2 5 ఆంపియర్ యొక్క మైనస్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఈ ఫిగర్ ను ఉపయోగించి తనిఖీ చేయటం ద్వారా i2 యొక్క విలువను వెంటనే పొందాము తరువాత మనం ఏమి చేయాలి మనము తరువాత ఇతర మెష్ లోని కరెంటును కనుగొనవలసి ఉంది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన మెష్ కోసం మెష్ సమీకరణాన్ని వ్రాయాలి కాబట్టి మీరు ఏమి వ్రాస్తారు ఈ ప్రత్యేకమైన మెష్ కోసం మీరు మైనస్ 104i160అని వ్రాస్తారు ఇప్పుడుమీకు ఇప్పటికే తెలుసు i2 5 ఆంపియర్ అని కాబట్టి మీరు ఈ సమీకరణంలో i2 విలువను ఉంచవచ్చు మరియు మీకు కరెంట్ i1 2A లభిస్తుంది ఇప్పుడు ఆ ప్రత్యేక సందర్భం చాలా సులభం ఎందుకంటే కరెంట్ సోర్స్ మెష్ లో మాత్రమే ఉంది కరెంట్ సోర్స్ రెండు మెష్ ల మధ్య ఉందనుకోండి అక్కడ రెండు మెష్ లు కరెంట్ సోర్స్ ని పంచుకుంటున్నాయి అప్పుడు మీరు ఏమి చేయాలి మీరు సూపర్ మెష్ సృష్టించడం ద్వారా సర్క్యూట్ను విశ్లేషించాలి సూపర్ మెష్ అంటే ఏమిటి మీరు కరెంట్ సోర్స్ మరియు నిర్దిష్ట సోర్స్ తో సిరీస్ లో కనెక్ట్ చేయబడిన ఏదైనా ఎలిమెంట్ ను మినహాయించాలి కాబట్టి ఈ సందర్భంలో మీరు చూస్తే ఇది కరెంట్ సోర్స్ ని కలిగి ఉన్న విభాగం మరియు కరెంట్ సోర్స్ తో సిరీస్ లో అనుసంధానించబడిన 2 ఓం రెసిస్టర్ కాబట్టి మా అనాలిసిస్ కోసం మనము ఏమి చేస్తాము మెష్ కరెంట్లను ఒకే విధంగా ఉంచేటప్పుడు మనము ఈ ప్రత్యేక బ్రాంచ్ ను సర్క్యూట్ నుండి తొలగిస్తాము కాబట్టి ఈ సందర్భంలో మాదిరిగానే మనకు రెండు మెష్ లు ఉన్నాయి రెండూ క్లాక్ వైస్ దిశ లో i1 మరియు i2 విలువలతో ఉన్నాయని మేము ఊహించాము కాబట్టి కరెంట్ అలాగే ఉంటుంది అయితే ఈ రెండు మెష్ ల మధ్య లింక్ తొలగించబడింది ఎందుకంటే ఇది కరెంట్ సోర్స్ ని కలిగి ఉంది ఇప్పుడు మనకు ఏమి లభిస్తుంది మనకు రెండు మెష్ లు కలిగి ఉన్న సూపర్ మెష్ లభిస్తుంది మరియు మనము సోర్స్ ని తీసివేసి సూపర్ మెష్ ను సృష్టించాము కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది సూపర్ మెష్ అనేది మనము తొలగించిన బ్రాంచ్ మినహా అన్ని ఎలిమెంట్లను కలిగి ఉన్న మెష్ కాబట్టి ఈ సందర్భంలో ఇది సూపర్ మెష్ అవుతుంది కాని మనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ సోర్స్ లు లభించే కొన్ని సందర్భాలు ఉండవచ్చు మరియు ఆ సందర్భంలో మనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సూపర్ మెష్ లు పొందవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మనం ఏమి చేయాలి మనం ఇంటర్సెక్ట్ అయ్యే సూపర్ మెష్ లను మిళితం చేయాలి కాబట్టి ఇది రెండు సూపర్ మెష్ లు కలుస్తుంటే మనం పెద్ద సూపర్ మెష్ ను మాత్రమే సృష్టించగలము కాబట్టి ఈ ప్రత్యేక అంశం మనం ఒక ఉదాహరణతో చర్చిస్తాము ఇప్పుడు సర్క్యూట్ పరిష్కరించడంలో సూపర్ మెష్ ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకుందాం ఇప్పుడు సూపర్ మెష్ ను సృష్టించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెష్ అనాలిసిస్ కెవిఎల్ కు వర్తిస్తుంది మరియు కెవిఎల్ కు ప్రతి బ్రాంచ్ అంతటా వోల్టేజ్ తెలుసుకోవాలి కాని మనకు కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు కరెంట్ సోర్స్ అంతటా వోల్టేజ్ ను ముందుగానే కనుగొనడం కష్టం కాబట్టి మనము ఏమి చేస్తాము మనము సూపర్ మెష్ ను ఉపయోగిస్తాము మరియు ఆ సూపర్ మెష్ కు కెవిఎల్ ను వర్తింపజేస్తాము కాబట్టి ఈ సందర్భంలో మీరు సూపర్ మెష్ కు అప్లై చేస్తే ఏమి జరుగుతుంది ఇది 206i110i24i20 తో ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు దాన్ని పరిష్కరిస్తే మీరు దానిని సింప్లిఫై చేస్తే మీకు 6i114i220లభిస్తుంది ఇప్పుడు మీకు సూపర్ మెష్ ఉపయోగించి ఒక సమీకరణం వచ్చింది కాని మనకు రెండు వేరియబుల్స్ ఉన్నందున దాన్ని పరిష్కరించడానికి ఒకటి కంటే ఎక్కువ సమీకరణాలు అవసరం కాబట్టి రెండవ సమీకరణాన్ని ఎలా పొందుతాము కిర్చాఫ్ కరెంట్ చట్టం సహాయంతో మనము రెండవ సమీకరణాన్ని పొందుతాము ఇది రెండు మెష్ లు కలిసే ఒక నోడ్ కు మనము వర్తింపజేస్తాము అంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ లో మనము వర్తింపజేస్తాము కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన నోడ్ ను చూస్తే మీరు ఏమి చూడగలరు i2 వస్తున్నట్లు మీరు చూడవచ్చు మరియు i1 మరియు 6 ఆంపియర్ కరెంట్ సోర్స్ బయటకు వెళ్తున్నాయి కాబట్టి మీరు కిర్చాఫ్ కరెంట్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు మరియుi2i16అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మరొక సమీకరణం వచ్చింది ఈ సమీకరణం రెండవది మీరు కిర్చాఫ్ కరెంట్ చట్టం నుండి పొందారు ఇప్పుడు మీరు ఈ రెండు సమీకరణాలను చూస్తే మీరుi1 3 2A మరియుi22 8A విలువను పొందుతారు కాబట్టి దీనితో మీరు ఈ రకమైన సర్క్యూట్ లను సులభంగా పరిష్కరించవచ్చు ఇక్కడ మీకు నెట్వర్క్ లో కరెంట్ సోర్స్ లు కనెక్ట్ చేయబడతాయి కాబట్టి సూపర్ మెష్ గురించి మనము చర్చించిన వాటిని మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం కాబట్టి ఈ సర్క్యూట్ తీసుకుందాం ఈ సర్క్యూట్లో ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ మరియు ఒక ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం i1 నుండి i4 వరకు విలువలను కనుగొనాలి మీరు ఈ సర్క్యూట్ ను చూస్తే మీకు నాలుగు మెష్ లు సృష్టించబడతాయి అందుకే మనకు i1 i2 i3 మరియు i4 వంటి నాలుగు మెష్ కరెంట్ లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏమి గమనిస్తారు రెండు కరెంట్ సోర్స్ లు ఉన్నాయని మీరు గమనిస్తారు కాబట్టి సూపర్ మెష్ ను కనుగొనడానికి మీరు ప్రత్యేకమైన సాంకేతికతను వర్తింపజేస్తే మనము ఇంతకు ముందు చర్చించినది ఏమిటి మీరు మొదట ఈ ప్రత్యేక లింక్ను తీసివేస్తారు మీకు ఇలాంటి సూపర్ మెష్ లభిస్తుంది ఇప్పుడు మరొక కరెంట్ సోర్స్ ఉందని మనకు తెలుసు కాబట్టి మీరు ఈ కరెంట్ సోర్స్ ను తీసివేస్తే మీకు ఒక సూపర్ మెష్ లభిస్తుంది ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ రెండు మెష్ లు ఒకదానికొకటి క్రాస్ అవుతున్నాయి రెండు మెష్ లు ఒకదానికొకటి దాటుతున్న ఈ రకమైన సినారియో మీకు ఉంటే మనము రెండింటినీ విలీనం చేసి పెద్ద సూపర్ మెష్ ను సృష్టించాలి కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది మీరు సూపర్ మెష్ రెండింటి యొక్క యూనియన్ అయిన మరొక సూపర్ మెష్ ను పొందుతారు మరియు మీరు దానిని పెద్ద సూపర్ మెష్ అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ పెద్ద సూపర్ మెష్ లభిస్తుంది మీరు ఏమి చేయాలి ఇప్పుడు కిర్చోఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తింపచేయడానికి పెద్ద సూపర్ మెష్ ఉపయోగించవచ్చు కాబట్టి మీరు పెద్ద సూపర్ మెష్ కోసం కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేస్తే మీకు ఏమి లభిస్తుంది 2 ఓం రెసిస్టెన్స్ తో ప్రారంభిద్దాం మీకు2i14i386i20 లభిస్తుంది కాబట్టి కిర్చాఫ్ వోల్టేజ్ చట్టం నుండి మీకు లభించినది ఇదే ఇప్పుడు మీకు ఇప్పుడు రెండు కరెంట్ సోర్స్ లు ఉన్నాయి కాబట్టి మీరు ఏమి చేయాలి ఈ రెండు కరెంట్ సోర్స్ లు అనుసంధానించబడిన రెండు నోడ్ ల వద్ద మీరు KCL ను అప్లై చేయాలి కాబట్టి నోడ్ P కోసం మీరు కిర్చోఫ్ కరెంట్ లా ను వర్తింపజేస్తే మరియు మెష్ కరెంట్ i2 అని చూస్తే ఇది నోడ్ P కి వెళుతుంది మరియు మెష్ కరెంట్ i1 నోడ్ P నుండి బయటకు వస్తోంది మరియు 5 ఆంపియర్ యొక్క మరొక కరెంట్ సోర్స్ నోడ్ P నుండి బయటకు వస్తోంది కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు మీరు i2i15గా వ్రాయవచ్చు ఇప్పుడు మీకు రెండవ సమీకరణం వచ్చింది ఇది మీ మొదటి సమీకరణం మీకు లభించే మూడవది నోడ్ Q వద్ద KCL ను ఉపయోగిస్తుంది కాబట్టి నోడ్ Q కోసం ఇక్కడ మీరు ఏమి చెప్పగలరు i2i33I0ఎందుకంటే ఇవి నోడ్ లోపలికి వస్తున్నాయి మరియు i2 నోడ్ వెలుపల వెళుతుంది కాబట్టి i2i33I0 కాబట్టి ఇక్కడ మీకు మూడు సమీకరణాలు వచ్చాయి ఇప్పుడు తెలియనివి ఎన్ని ఉన్నాయి తెలియనివి నాలుగు i1 i2 i3 మరియు i4 కాబట్టి మనకు నాల్గవ సమీకరణం ఎక్కడ లభిస్తుంది ఈ మెష్ కోసం సమీకరణాన్ని వ్రాయడం ద్వారా నాల్గవ సమీకరణాన్ని సృష్టించవచ్చు ఇప్పుడు మీరు ఈ మెష్ i4 I0 ను చూస్తే i4 మరియు I0 వ్యతిరేక డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి మీరు దీన్ని చూస్తే మీకు i4 I0 లభిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ విలువలను పెడితే మీకు i2i3 3i4 లభిస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు సింప్లిఫై చేయబడింది కాని ఇప్పటికీ మనకు ఈ మెష్ కోసం ఒక సమీకరణం అవసరం కాబట్టి మనం ఏమి వ్రాస్తాము

ఈ మెష్ కోసం మనము కెవిఎల్ వ్రాస్తాము కాబట్టి మనం ఏమి వ్రాయగలం 2i48i4 i3100 కాబట్టి మీరు ఇక్కడ మరొక సమీకరణాన్ని పొందుతారు ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు దీనిని ఉపయోగించుకోవాలి ఇది మరియు ఎక్కడైనా మనము దీనిని ఉపయోగించుకున్నాము మరియు ఈ విలువను 3వ సమీకరణం లోపల ఉంచాము మరియు అప్పుడు మనకుi2i3 3i4లభిస్తుంది కాబట్టి మీకు నాలుగు తుది సమీకరణాలు ఉన్నాయి మరియు మీకు నాలుగు తెలియనివి ఉన్నాయి కాబట్టి మీరు ఈ నాలుగు సమీకరణాలను పరిష్కరిస్తే కరెంట్ i1 i2 i3 మరియు i4 లకు విలువలు లభిస్తాయి కాబట్టి మీరు పెద్ద సూపర్ మెష్ మరియు సూపర్ మెష్ అనే భావనను అనుసరిస్తే ఈ రకమైన సర్క్యూట్లను పరిష్కరించడం చాలా సులభం మీరు వాటిని మొదటిసారి చూసినప్పుడు కొంచెం క్లిష్టంగా కనిపిస్తాయి కాని దానిని నిర్వహించడం చాలా సులభం మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కరెంట్ సోర్స్ మీద ఆధారపడి ఉన్నందున ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ యొక్క విలువ ఎలా లెక్కించబడుతుందో మీరు కనుగొనాలి కాబట్టి ఇక్కడ డిపెండెంట్ కరెంట్ సోర్స్ విలువ వోల్టేజ్ సోర్స్ నుండి ప్రవహించే విద్యుత్తుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విలువతో మనం i4 I0 ను లెక్కించాము డిపెండెంట్ కరెంట్ సోర్స్ లో విలువను ఉంచడం మరియు అనాలిసిస్ చేయడం సులభం కాబట్టి దీనితో మనము మన నేటి సెషన్ను ముగిస్తాము కాబట్టి ఈ రోజు మనం మెష్ అనాలిసిస్ గురించి మరియు ముఖ్యంగా మెష్ అనాలిసిస్ లో కరెంట్ సోర్స్ లు అందుబాటులో ఉన్న సందర్భం గురించి చర్చించాము అలాగే తరువాతి తరగతిలో మనము నోడ్ అనాలిసిస్ గురించి చర్చిస్తాము ఎందుకంటే అక్కడే మనము ఈ కిర్చాఫ్ కరెంట్ చట్టాన్ని వర్తింపజేస్తాము మరియు వోల్టేజ్ సోర్స్ లు ఉన్న సర్క్యూట్ను విశ్లేషిస్తాము ధన్యవాదాలు